కాబట్టి మనము ఈ విషయానికి తిరిగి వద్దాము అందువల్ల మీరు ఈ విషయం చూస్తారు కొంచెం ఆగండి SR3 VSL LVRL L|B| AVRL L2|B| కాబట్టి ఇది రిసీవింగ్ ఎండ్ 3 ఫేజ్ ల పవర్ కి ఎక్స్ ప్రెషన్ ఇది 79 వ సమీకరణం తరువాత మీరు ఏమి చేస్తారు రియల్ మరియు ఇమాజినరీ భాగాలను వేరు చేయండి మీరు అలా చేస్తే PR3 VSL LVRL LBcos AVRL L2|B|cos QR3 VSL LVRL LBsin AVRL L2|B|sin ఇవి 80 మరియు 81 వ సమీకరణాలు ఇది స్వీకరించే ఎండ్ అదేవిధంగా మనం పంపించే ఎండ్ ను పొందవచ్చు కాబట్టి పంపించే ఎండ్ ను తెలుసుకోవడానికి ఇది ఒక సాధకము కానీ నేను మీకు చివరి ఎక్స్ ప్రెషన్ ను ఇస్తున్నాను PS3 AVSL L2Bcos VSL LVRL L|B|cosBS QS3 AVSL L2Bsin VSL LVRL L|B|sinBS కాబట్టి ఇవి 82 వ సమీకరణం మరియు 83 వ సమీకరణం కాబట్టి రియల్ మరియు రియాక్టివ్ విద్యుత్ లాస్ లను మీరు సులభం గా కనుగొనవచ్చు పంపించే ఎండ్ రియల్ పవర్ని పొందడము మైనస్ స్వీకరించే ఎండ్ రియల్ పవర్ మీకు 3వ ఫేజ్ రియల్ పవర్ లాస్ ని ఇస్తుంది Ploss3 PS3 PR3 Qloss3 QS3 QR3 ఈ విధంగా మీరు లాస్ ను లెక్కించవచ్చుఇది లెక్కించడానికి మరొక మార్గం ఇలా అనేక మార్గాలు ఉన్నాయి కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఈ పనితీరు మరియు లక్షణం ఈ ప్రత్యేకమైన అంశం అవుతుంది ఇక్కడ మనం ఆగిపోతామని అనుకుంటున్నాను మరియు సాధ్యమైనంతవరకు మనం ట్రాన్స్మిషన్ లైన్ యొక్క లక్షణాల విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము మరియు ఏవైనా విషయాలు అందుబాటులో ఉన్నాయి ఈ విషయాలు ముఖ్యమైనవి అంటే మనం చర్చ కు ప్రయత్నిద్దాము కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఈ లక్షణం ముగిసింది తరువాతది చాలా ముఖ్యమైనది అది మీ లోడ్ ఫ్లో లేదా పవర్ ఫ్లో లోడ్ ప్రవాహ అధ్యయనాలు కాబట్టి ఈ సందర్భం లో తరువాతది ఆ తరువాతది ఒకటిన్నర గంటలు లేదా అంతకంటే ఎక్కువ నేను హారిజంటల్ గా కాకుండా వర్టికల్ గా తీసుకున్నాను కాబట్టి మీకు తెలిసిన ఈ లోడ్ ఫ్లో ను మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మరియు ముఖ్యంగా ఈ విషయం మీకు తెలిసినట్లుగా ఉంటుంది ఇది భారీ గణితాన్ని కలిగి ఉంటుంది మరియు ఈ ట్రాన్స్మిషన్ లైన్ లోడ్ ప్రవాహం మీ లోడ్ ప్రవాహం లేదా శక్తి ప్రవాహ విశ్లేషణ చివరికి కవర్ చేయబడినప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను జాకోబియన్ మాత్రికను ఎలా ఏర్పరుచుకోవాలో చివర లో ఉన్న P బస్సు మరియు PQV బస్సు ద్వారా తెలుస్తుంది కానీ ఇక్కడ తరగతి గది బోధన లో మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకోవచ్చని చూపించలేము ఎందుకంటే ఇక్కడ మీకు కంప్యూటర్ అవసరం మరియు మీరు కోడ్ రాయాలి ఈ రోజుల్లో మీరు మీ ప్యాకేజీలు లేదా కోడ్స్ అని పిలిచేవి చాలా అందుబాటులో ఉన్నాయి కానీ ఆ సందర్భంలో ఏమి జరుగుతుందో ఆ కోడ్లో మీరు ఇన్పుట్ ఇస్తున్నారు మరియు తుది ఫలితాన్ని పొందుతారు కానీ నా ప్రశ్న ఏమిటంటే మీరు మీ స్వంత కోడ్ రాయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు కాబట్టి ఈ లోడ్ ప్రవాహ విశ్లేషణ ఎప్పుడు దశల వారీగా వెళుతుంది మరియు ప్రతి దశ లేదా ప్రతి లైన్ ఈ లోడ్ ప్రవాహ అధ్యయనాల కోసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది వీలైనంతవరకు నా వైపు నుండి నేను ప్రయత్నిస్తాను కాబట్టి లోడ్ ప్రవాహ విశ్లేషణ లేదా లోడ్ ఫ్లో అధ్యయనా లను సాధారణంగా లోడ్ ప్రవాహం అని పిలుస్తారు పవర్ సిస్టమ్ విశ్లేషణ మరియు రూపకల్పన రెండింటికీ అవసరం కాబట్టి ప్రాథమికం గా లోడ్ ప్రవాహ అధ్యయనాల ప్రణాళిక ఆర్థిక ప్రణాళిక షెడ్యూలింగ్ మరియు వినియోగాల మధ్య పవర్ మార్పిడి కోసం అవసరం మీకు ఆ లోడ్ ప్రవాహం అవసరం ఈ లోడ్ ప్రవాహం కాకుండా పవర్ సిస్టమ్ కూడా అస్థిర స్టెబిలిటీ కి అవసరం చిన్న సిగ్నల్ స్టెబిలిటీ ని కొన్నిసార్లు డైనమిక్ స్టెబిలిటీ ఆకస్మికత మరియు స్థితి అంచనా అని పిలుస్తాము కాబట్టి ప్రతిచోటా లోడ్ ప్రవాహం అవసరం నోడ్ వోల్టేజ్ పద్ధతిని సాధారణంగా పవర్ సిస్టమ్ విశ్లేషణ కోసం ఉపయోగిస్తారు అందువల్ల ఈ లోడ్ ప్రవాహ ఫలితాలు ఇస్తాయి అది ఏమి ఇస్తుంది ఇది మీకు బస్సు వోల్టేజ్ మాగ్నిట్యూడ్ని ఇస్తుంది అప్పుడు అది మీ వోల్టేజ్ ఫేజ్ కోణాన్ని ఇస్తుంది అది వోల్టేజ్ కోణం ఆపై పవర్ ఫ్లో ట్రాన్స్మిషన్ ద్వారా ఇస్తుంది మీరు లెక్కించగల లైన్ లాస్లు మరియు ప్రతి బస్ బార్ వద్ద పవర్ ఇంజెక్షన్ కూడా మీరు లెక్కించవచ్చు కాబట్టి మరియు మనం చేసినప్పుడు మనం దానిని ఎలా సరిదిద్దగలమో చూడాలి కాబట్టి ప్రాథమికం గా లోడ్ ప్రవాహం లో మీరు మొదట బస్ బార్ ను వర్గీకరించాలి కాబట్టి ప్రాథమికం గా 4 క్వాన్టిటీస్ ప్రతి బస్సు తో సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి ఇవి వాస్తవానికి వోల్టేజ్ మాగ్నిట్యూడ్ ఇది వోల్టేజ్ మాగ్నిట్యూడ్ ఇది V అప్పుడు మీ డెల్టా ను ఫేజ్ ఆంగిల్ చేస్తుంది మరియు రియల్ శక్తి P కి సమానం మరియు రియాక్టివ్ పవర్ Q అలాగేనా అందువల్ల లోడ్ ప్రవాహ అధ్యయనాలలో 4 క్వాన్టిటీస్ లో కనీసం రెండు పేర్కొనబడ్డాయి అలాగేనా కనీసం రెండు మీరు పేర్కొనాలి మరియు మిగిలిన రెండు క్వాన్టిటీస్ ను సమీకరణాల పరిష్కారాల ద్వారా పొందాలి కానీ నేను మీకు చెప్తాను ఇది సాధారణ విషయం మాకు స్లాక్ బస్సు వస్తుంది మీకు మీ వద్ద P Q బస్సు అని పిలవబడేది మీకు P V బస్సు ఉంది ఈ రోజుల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మారుతుంది కదా ఆ స్మార్ట్ గ్రిడ్ కారణంగా మైక్రో గ్రిడ్ మరియు రెన్యూవబుల్ ఇంధన వనరులు ముఖ్యంగా మీకు తెలిసిన సోలార్ మరియు ఇతర రకాల వనరులు పంపించదగిన DGs మరియు పంపించలేని DGs అన్నీ వస్తున్నాయి మరియు మీ భారీ పవర్ నెట్వర్క్ ఇంజెక్షన్లో అందువల్ల ఈ అనేక రకాల బస్సులు చాలా సందర్భాల్లో ప్రవేశపెడుతున్నారు P Q బస్సు P V బస్సు ఒక విషయం మరియు మరొకటి కూడా మీరు దీన్ని తయారు చేయవచ్చు మీ అవసరం ప్రకారం కాబట్టి ఉదాహరణకు మీరు 3 వ సంవత్సర స్థాయిలో లేదా PG స్థాయిలో ఉన్నప్పటికీ ఇది పంపిణీ నెట్వర్క్ వాస్తవానికి ఐలాండెడ్ మోడ్లో పనిచేస్తున్నప్పుడు చెప్పడానికి ఇది మీకు బాగా తెలియకపోవచ్చు అంటే అది గ్రిడ్కు కనెక్ట్ కాలేదు కాబట్టి ఆ సమయంలో మీ లోడ్ ప్రవాహం వేరేది లోడ్ ప్రవాహం పూర్తిగా భిన్నంగా ఉంటుంది మరియు ఆ సమయంలో మీ బయోమాస్ DGs లేదా డీజిల్ జనరేటర్ వంటి పంపించదగిన DGs ఆ కిందకి వంగే లక్షణాలను పరిగణించాలి కాబట్టి ఆ సందర్భంలో జాకోబీన్ మాత్రిక లోడ్ ప్రవాహ అధ్యయనాలలో ఏది చూస్తుందో అది మీరు ఆ పౌనఃపున్యం ని కూడా పిలిచే పని అవుతుంది ఆ జాకోబీన్ మాత్రిక మరియు ఆ సందర్భంలో మీరు అదే న్యూటన్ రాప్సన్ పద్ధతిని అనుసరించవచ్చు కానీ చాలా మార్పులతో కాబట్టి పరిస్థితులు మారుతున్నాయి మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా ప్రత్యేకంగా మారుతోంది పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఏదైనా ఇలాగా మారుతోంది సరేనా ఈ స్మార్ట్ గ్రిడ్ మరియు మైక్రో గ్రిడ్ కారణంగా ఈ విషయాలు ఈ కోర్సు యొక్క పరిధికి మించినవి కాని నేను మీకు దీని గురించి కొంత సూచన ఇస్తున్నాను మరియు పంపిణీ శక్తి ప్రవాహం కోసం న్యూటన్ రాప్సన్ జంట పద్ధతి న్యూటన్ రాప్సన్ పద్ధతిలో బాగా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది కానీ అదే సమయంలో పంపిణీ నెట్వర్క్ కోసం కొన్ని ఇతర రకాల లోడ్ ప్రవాహ పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి పంపిణీ నెట్వర్క్లు వాస్తవానికి ఎక్కువగా మీ రేడియల్గా పనిచేస్తాయి నా ఉద్దేశ్యం ఏమిటంటే మరియు మీరు ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అని పిలుస్తున్నది వాస్తవానికి ఈ నెట్వర్క్ సరైనది కాబట్టి లోడ్ ప్రవాహం అధ్యయనాల కోసం 4 క్వాన్టిటీస్ ను మనము ప్రాథమికంగా తీసుకుంటాము సిస్టమ్ బస్సులను ఇలా వర్గీకరించారు మొదటిది స్లాక్ బస్సు దీనిని కొన్నిసార్లు స్వింగ్ బస్ అని కూడా పిలుస్తారు మరియు రిఫరెన్స్ గా తీసుకుంటారు ఈ బస్సులోని మాగ్నిట్యూడ్ వాస్తవానికి వోల్టేజ్ మాగ్నిట్యూడ్ మరియు ఫేజ్ యాంగిల్ పేర్కొన్నప్పుడు మరియు మనము ఇక్కడ మీరు పిలిచేదాన్ని మీ స్లాక్ బస్సు గా తీసుకుంటున్నారని నేను మీకు చెప్పాను కాని మనము మీ అని పిలిచేదానికి మేము వస్తున్నప్పుడు కొన్నిసార్లు మైక్రో గ్రిడ్ DC మైక్రో గ్రిడ్ కోసం మేము మీ స్లాక్ బస్సును ఉచితంగా చూడవచ్చు సరేనా ఏదేమైనా అవి మనకు మించినవి కాబట్టి ఈ బస్సు ట్రాన్స్మిషన్ లాస్ లను సరఫరా చేయడానికి అదనపు రియల్ మరియు రియాక్టివ్ పవర్ ని అందిస్తుంది అది మేము మా రిఫరెన్స్ బస్సును ఎన్నుకోవలసిన స్లాక్ బస్సు మరియు దాని ఫలితం మీరు ఆ స్లాక్ బస్సు అని పిలుస్తారు తుది పరిష్కారం పొందే వరకు ఇవి తెలియవు కాబట్టి ఎందుకంటే ఈ స్లాక్ బస్సు వాస్తవానికి ట్రాన్స్మిషన్ లైన్ లను సరఫరా చేయడానికి అదనపు రియల్ మరియు రియాక్టివ్ పవర్ ని అందిస్తుంది మరియు తుది పరిష్కారం పొందే వరకు ఇవి తెలుసు ఎందుకంటే మీ పరిష్కారం లోడ్ ప్రవాహ పరిష్కారం కలుస్తుంది తప్ప మీరు ఏమీ చేయలేరు మీరు లాస్ లను కూడా లెక్కించలేరు ఇప్పుడు మరొక విషయం లోడ్ బస్సు కొన్నిసార్లు మనం దీనిని P Q బస్సు అని పిలుస్తాము అంటే లోడ్ బస్సు P Q బస్సు అంటే ఆ లోడ్ వద్ద P మరియు Q రెండూ పేర్కొనబడతాయి అంటే ఆ బస్సులో పవర్ ఇంజెక్షన్ P మరియు Q రెండూ తెలిసినవి మరియు ఈ బస్సు వోల్టేజ్ యొక్క మాగ్నిట్యూడ్ మరియు దాని ఫేజ్ ఆంగిల్ ఈ రెండు తెలియని మాగ్నిట్యూడ్ లు మరియు మీరు ఈ లోడ్ ప్రవాహాన్ని పరిష్కరించినప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది కాబట్టి తుది పరిష్కారం పొందే వరకు మరియు మీరు ఎప్పటికీ మాగ్నిట్యూడ్ మరియు వోల్టేజ్ కోణాన్ని తెలుసుకోలేరు కానీ P మరియు Q రెండూ మీరు ఈ విషయం అని పిలుస్తారు ఈ విషయం లోడ్ బస్సు వద్ద పేర్కొన్నది అప్పుడు మరొక బస్సును వోల్టేజ్ కంట్రోల్డ్ బస్సులు లేదా PV బస్ అంటారు ఇక్కడ రియల్ పవర్ P అని పిలుస్తారు మరియు వోల్టేజ్ మాగ్నిట్యూడ్ అంటారు అందుకే కొంతకాలం దీనిని జనరేటర్ బస్సులు లేదా నియంత్రిత బస్సులు లేదా P V బస్సులు అని పిలుస్తారు ఎందుకంటే P అంటారు మరియు వోల్టేజ్ మాగ్నిట్యూడ్ ఈ బస్సుకు కూడా తెలుసు అప్పుడు ఏమి తెలియదు Q తెలియదు మరియు మీరు ఆ వోల్టేజ్ కోణం అని పిలుస్తారు అది తెలియదు ఈ రెండు తెలియదు అంటే PV బస్సుల వద్ద దీనిని మీరు అలాగే మెయింటెయిన్ చేయాలనుకుంటున్న ఆ బస్సు యొక్క వోల్టేజ్ మాగ్నిట్యూడ్ అని మీరు పిలుస్తారు P తెలిసినట్లుగా వోల్టేజ్ ఆంగిల్ తెలియదు కానీ Q తెలియదు అంటే ఆ బస్సు వద్ద మీరు ఆ రియాక్టివ్ పవర్ ని ఇంజెక్ట్ చేయాలి ఆ బస్సు కోసం మీరు ఈ వోల్టేజ్ మాగ్నిట్యూడ్ V ని నిర్వహించవచ్చు కాబట్టి దీనిని కొన్నిసార్లు P V బస్సు అని పిలుస్తాము అలాగేనా లేదా జనరేటర్ బస్సులు లేదా రెగ్యులేటర్ బస్సులు కాబట్టి ఒకవేళ ఆ సందర్భంలో P V బస్సులలో Q తెలియదు కాబట్టి మేము Q ఇంజెక్షన్ పై పరిమితిని కూడా కనీస విలువ గరిష్ట విలువకు సెట్ చేయాలి ఇది ఒక తరగతి గది అభ్యాసం కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్తాను కాబట్టి Qmin మరియు Qmax ను అన్ని రకాల విషయాలను తీసుకోవడం మీకు తరగతి గదిలో పెట్టడం కష్టం మీకు ఒకరు వ్రాయవలసిన కంప్యూటర్ కోడ్ అవసరం మరియు ఏమి జరుగుతుందో గమనించాలి కానీ ఈ సందర్భంలోఅన్ని రకాల విషయాలను వివరించడానికి కొన్ని గంటలు పడుతుంది కానీ ఈ లోడ్ ప్రవాహ అధ్యయనాలన్నిటి లో నేను ఒక ఉదాహరణ మాత్రమే తీసుకుంటాను మరియు మీరు దీనిని మెథడాలజీ అని పిలుస్తారు కాబట్టి Q పరిమితిని కూడా మీరు పరిగణించాలి మరియు ఇది P V బస్సుల కోసం పేర్కొనబడాలి అందువల్ల కింది పట్టిక పై చర్చ సరియైనది కాబట్టి బస్ రకం ఇది స్లాక్ బస్ వోల్టేజ్ మాగ్నిట్యూడ్ మరియు రెండూ తెలియని క్వాన్టిటీస్ P మరియు Q అని పేర్కొనబడ్డాయి లోడ్ బస్ కోసం P మరియు Q గా పేర్కొనబడ్డాయి కాని వోల్టేజ్ మాగ్నిట్యూడ్ మరియు ఇవి తెలియని క్వాన్టిటీస్ మరియు వోల్టేజ్ నియంత్రిత బస్సు అంటే P V బస్సు సరేనా P మరియు వోల్టేజ్ మాగ్నిట్యూడ్ రియల్ పవర్ మరియు వోల్టేజ్ మాగ్నిట్యూడ్ పేర్కొనబడ్డాయి కానీ Q మరియు తెలియదు కాబట్టి మనం ఇప్పుడు స్లాక్ బస్సు P Q బస్సు మరియు P V బస్ మొదట బస్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ చూద్దాము కాబట్టి బస్ అడ్మిటెన్స్ మాత్రిక కోసం నేను ప్రతిదీ వివరిస్తాను కాని మనం y మాత్రికను ఉపయోగించే లోడ్ ప్రవాహం అధ్యయనాల కోసం ప్రశ్నను మీ ముందు ఉంచాను మనం ఉపయోగించే అడ్మిటెన్స్ మాత్రిక అయిన z మాత్రిక కాదు కానీ మనం మీ ఇంపెడెన్స్ను ఉపయోగించము మాత్రిక Z మేము చేయము మనం మొత్తం అన్నింటికీ అడ్మిటెన్స్ చేద్దాము లోడ్ ప్రవాహాల కోసం మనం z బస్సును ఎందుకు ఉపయోగించము ఇది మీకు సరళమైన ప్రశ్న మరియు సమాధానం కూడా సరళంగా ఉంటుంది కాబట్టి ఇది మీ మనస్సులో ఉంచుకోవాలి సరేనా ఇప్పుడు బస్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ కోసం ఏమి చేస్తుంది మీరు ఈ నమూనా ని 4 వ బస్ పవర్ సిస్టమ్ అని పిలుస్తారు ఇది 4 వ బస్సు పవర్ సిస్టమ్ ఇది ఒక జనరేటర్ తరగతి గది సాధన యొక్క ప్రయోజనం కోసం మనం చేసిన R ను మనం పరిగణించలేదు కానీ ఆ సమయంలో మీరు సంఖ్యాపరంగా పిలిచే వాటిని ఎప్పుడు పరిశీలిస్తారు R గా తీసుకుంటారు కానీ ఇక్కడ మీరు విషయాలను కాంప్లెక్స్ చేయకూడదు కాబట్టి రియాక్టన్స్ మాత్రమే మీరు తీసుకుంటున్నారు కాబట్టి ఇది మీ జెనరేటర్ ఒకటి రెండు ఇవ్వబడినది మరియు ఇది మీ j 0 8 మీరు యూనిట్ అనుకున్న ప్రతిదీ కాబట్టి ఈ j 1 ఇది ఒకటి నుండి j 0 5 j 0 4 j 0 4 మరియు 3 నుండి 4 వ లైన్ కి ఇది మీకు కావలసినది అని j 0 04 నేను భావిస్తున్నాను కాబట్టి ఇది ఇది మనం తీసుకున్న నమూనా పవర్ సిస్టమ్ 4 వ బస్ పవర్ సిస్టమ్ మరియు ఇది ఇంపెడెన్స్ డయాగ్రామ్ కానీ మీరు మీ రెసిస్టన్స్ శక్తి అని మనం పరిగణించలేదు కాబట్టి సాధారణంగా ఈ విషయం నుండి మీకు తెలిసినట్లుగా బస్సు i నుండి k వరకు ఆ లైన్ ప్రవేశం yik1zik1rikj xik ఒకవేళ ఇక్కడ మీరు చూస్తే ఫిగర్ రెండు చూస్తే ఇది మీకు అడ్మిటెన్స్ డయాగ్రామ్ అని అనిపిస్తుంది అలాంటప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ రిఫరెన్స్ నోడ్ తీసుకోవాలి ఈ నోడ్ సంఖ్య 0 గా ఇవ్వబడింది మరియు ఇది ప్రాథమికంగా ఇది ఒక గ్రౌండ్ మరియు ఎర్త్ పొటెన్షియల్ 0 పొటెన్షియల్ వద్ద ఉంటుంది అంటే మరియు ఈ రెండు సోర్సెస్ కరెంటు సోర్సెస్ కి మార్చబడ్డాయి కాబట్టి ఇది మీ కరెంట్ మీ ఈ కరెంట్ ఇక్కడ ఇంజెక్ట్ చేయబడుతోంది మరియు ఈ వైపు నుండి కరెంట్ ఇక్కడ ఇంజెక్ట్ చేయబడుతోంది మరియు ఇవన్నీ మీ రియాక్టన్స్ విషయం ప్రవేశానికి మార్చబడ్డాయి అంటే ఇది ప్రస్తుత సోర్స్ కనుక ఇది కాబట్టి ఇది సమాంతరంగా ఉంటుంది అంటే ఇది j 0 8 కాబట్టి j 0 8 పై 1 మీ y కి సమానం ఇది 10 j 1 రెండు5 గా తయారవుతోంది ఇది 0 నోడ్ ఇది ఒక నోడ్ అందుకే j 1 రెండు5 అని రాయడం జరిగింది మరియు ఇది j 1 కాబట్టి j 1 బై 1 అంటే j 1 కాబట్టి రెండు నుండి 0 వరకు ఉన్న yరెండు0 j 1 మరియు ఈ కరెంట్ ఇంజెక్ట్ అవుతోంది మరియు ఈ లైన్ 1 నుండి రెండు వోల్టేజ్ ఇక్కడ 1 రెండు 3 4 వోల్టేజ్ ఈ వద్ద గుర్తులు కాంప్లెక్స్ వోల్టేజ్ మరియు ఇది 1 నుండి రెండు వరకు ప్రతిచర్య j 0 లేదా మీరు R కలిగి ఉన్న ఇంపెడెన్స్ నిర్లక్ష్యం చేయబడింది అంటే j 0 5 బై 1 అంటే jరెండు కాబట్టి అడ్మిట్టన్స్ y12 y21 j2 అవి ఒకే విధంగా ఉంటాయి అదేవిధంగా 1 నుండి 3 వరకు j 0 కాబట్టి ప్రవేశం j 0 4 బై 1 కాబట్టి j 0 కాబట్టి ఇది j2 అదేవిధంగా ఇక్కడ ఇది 0 4 కూడా ఉంది ఇది కూడా j రెండు 5 మరియు ఇక్కడ ఇది j 0 04 కాబట్టి j 0 04 బై 1 అంటే j రెండు5 కాబట్టి ఈ డయాగ్రామ్ వాస్తవానికి ఈ రెండు మూలాలను ప్రస్తుత మూలంగా మారుస్తుంది మరియు అన్ని ఇంపెడెన్స్ డయాగ్రామ్ నేను అడ్మిటెన్స్ డయాగ్రామ్గా మార్చాను కాబట్టి అంటే ఇది ఒక రిఫరెన్స్ నోడ్ అవసరం మరియు ఇది మీది అని మీరు పిలుస్తారు ఇది మీ సాధారణంగా ఇది ఒక ఎర్త్ మరియు మీరు దానిని 0 పొటెన్షియల్గా తీసుకోవచ్చు మరియు ఇది ఫిగర్ వన్ యొక్క అడ్మిటెన్స్ డయాగ్రామ్ ఇది ఫిగర్ రెండు అని నేను అర్థం చేసుకోవడం చాలా సులభం అని నేను నమ్ముతున్నాను తదుపరి మీరు 1 రెండు 3 4 నోడ్లకు KCL ను అనువర్తింప చేయాలి కాబట్టి చూడండి మీరు KCLను వర్తింపజేస్తే వ్రాస్తే ఈ కరెంట్ ఇక్కడ ఇంజెక్ట్ అవుతోంది ఈ బస్ బార్ వద్ద కాబట్టి మీ సమీకరణం ఏమిటి ఈ వోల్టేజ్ V 0 0 సంభావ్యంగా ఉంటే సమానంగా ఉండాలి కాబట్టి నేను V0 ను 0 కి సమానం చేస్తే మరియు ఈ కరెంట్ ఇంజెక్ట్ అవుతోంది మరియు మీరు ఈ కరెంట్ మొత్తాన్ని బయటకు తీస్తే అప్పుడు అది ఏంటి అంటే I1y10V1 y12 y13 సమీకరణ సంఖ్య లేదు అదేవిధంగా రెండవ బస్సు కోసం I2y20V2 y12 y23 ఇది రెండవ బస్ బార్కు రెండవ సమీకరణం సరియైనది ఇప్పుడు ఇక్కడ 3వ బస్ బార్ ప్రస్తుత ఇంజెక్షన్ లేదు ఈ బస్ బార్ ఎందుకంటే ఈ డయాగ్రామ్లో అది ఏమీ ఇవ్వబడలేదు కాబట్టి కరెంటు ఇంజెక్షన్ లేదు అంటే 0 అంటే ఇది అంటే బస్ 3 కి 0 సమానం మీరు అవుట్గోయింగ్ కరెంట్ మొత్తాన్ని తీసుకుంటారు 0y23 y12 y34 ఇది 3వ సమీకరణం ఇప్పుడు మీరు ఇక్కడకు వచ్చినప్పుడు 4వది ఈ బస్ బార్ 4 కరెంటు ఇంజెక్షన్ 0 0 y34 కాబట్టి మొత్తం 4 బస్సుల కొరకు 1 2 3 4 మీకు ఈ 4 వ సమీకరణ సమితి లభించింది ప్రస్తుతానికి ఏ సమీకరణ సంఖ్యను పెట్టలేదు కాబట్టి ఈ డయాగ్రామ్ నుండి ఈ డయాగ్రామ్ నుండి మీకు లభించినది మనకు ఇది చాలా సులభం అని మనం అర్థం చేసుకున్నాము దీని నుండి మీరు ఈ సమీకరణాలన్నిటినీ ప్రవేశం పరంగా వ్రాస్తారు లైన్ అడ్మిటెన్స్ ఛార్జింగ్ కెపాసిటెన్స్ తరువాత మీరు దీన్ని అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఈ 4 సమీకరణాలను సమీకరణం పైన క్రమాన్ని మార్చండి I1y10y12y13 V1 y12V2 y13 V3 I2 y12V1 y20y12y23 V2 y23 V3 0 y13 V1 y23 V2 y13y23y34 V3 y34V3 0 y34V3 y34V4 కాబట్టి డయాగోనల్ ఎలిమెంట్స్ ను వ్రాయండి y11 y10 y12 y13 y22 y20 y12 y23 y33 y13 y23 y34 y44 y34 తరువాత మీరు డయాగోనల్ ఎలిమెంట్స్ ను తయారు చేస్తారు y12 y21 y12 y13 y31 y13 y23 y32 y23 y34 y43 y34 కాబట్టి ఇప్పుడు మీరు ఈ సమీకరణాన్ని వ్రాసేటప్పుడు ఇలా వ్రాస్తారు I1 Y11V1 Y12V2 Y13V3Y14V4 I1 Y21V1 Y22V2 Y23V3Y24V4 I1 Y31V1 Y32V2 Y33V3Y34V4 I1 Y41V1 Y42V2 Y43V3Y44V4 కాబట్టి మొదట ఈ విధంగా మీరు చేస్తారు కానీ ఇప్పుడు మీరు లైన్ యొక్క కనెక్టివిటీని చూస్తున్నారు కాబట్టి కానీ I3 మరియు I4 అవి సున్నా కానీ మేము వాటిని మాత్రిక రూపం లో ఉంచాలి అంటే మీ ఒక్క నిమిషం అంటే మీ ఫిగర్ రెండు లో ఇప్పుడు బస్ 1 మరియు బస్సు 4 ల మధ్య ఎటువంటి సంబంధం లేదు కాబట్టి 1 మరియు 4 ల మధ్య ఎటువంటి సంబంధం లేదు కాబట్టి వాస్తవానికి Y14 Y410 అదేవిధంగా 2 మరియు 4 ల మధ్య ఎటువంటి సంబంధం లేదు అందుకేY24 Y420 కాబట్టి ఈ సందర్భం లో I3 మరియు I4 0 అని కూడా గమనించండి కాబట్టి ఈ సమీకరణం లో I3 మరియు I4 0 మరియు Y యొక్క ఇతర రెండు అంశాలు 0 గా ఉంటాయి అది కూడా 0 గా ఉంటుంది కాబట్టి మీ గణితం మరియు పరిపూర్ణత కొరకు ఈ సమీకరణం I1I2I3I4 దీనికి సమానమైనది Y మాత్రిక V1V2V3V4 మరియు ఇది వాస్తవానికి కేవలం ఒక నిమిషం పాటు ఈ yik1zik 1rik j xikవాస్తవానికి సమీకరణం 1 మరియు ఈ సమీకరణం మీ సమీకరణం Ibus Ybus Vbus వాస్తవానికి సమీకరణం రెండు లేదా సాధారణంగా మీరు నేను దీనిని బస్సు అని వ్రాయవచ్చు ఇది బస్ కరెంట్ ఇంజెక్షన్ I బస్సు y బస్సుకు సమానం ఇది బస్సు అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ Y బస్సు V లోకి బస్సు ఇది బస్సు వోల్టేజ్ కాబట్టి ఇది వాస్తవానికి సమీకరణం 3 కాబట్టి మనం ఈ సమీకరణాన్ని ప్రాథమికంగా సూచిస్తాము I సాధారణంగా Y V కు సమానం కాబట్టి Vbus ఇప్పుడు మేము నోమెన్క్లైచర్ ఇస్తున్నాము Vbus బస్ వోల్టేజ్ యొక్క V1V2V3V4 వెక్టార్ కు సమానం మరియు Ibus ఇంజెక్ట్ చేసిన ప్రవాహాల యొక్క మీ వాహకము కు సమానం అంటే మీరు ఎప్పుడు జాకోబీన్ ను ఏర్పరుస్తారో చూద్దాం మీరు ఒక బస్సును ఎన్నుకున్నప్పుడు స్లాక్ బస్సు అని వోల్టేజ్ తెలిసింది అలాంటప్పుడు మీరు జాకోబీన్ మాత్రికను చూస్తారు మరియు ఇతర విషయాలు మనం ఎలా ఏర్పడతాయో అది ఎలా ఉంటుంది కానీ ఇది ప్రాథమిక విషయం కాబట్టి Ibus ఇంజెక్ట్ చేసిన ప్రవాహాల వెక్టర్ కాబట్టి బస్సులోకి ప్రవహించేటప్పుడు కరెంట్ సానుకూలంగా ఉంటుంది మరియు బస్సు నుండి ప్రవహించేటప్పుడు ప్రతికూలం గా ఉంటుంది మరియు Ybus ఆ బస్ అడ్మిటెన్స్ మాత్రిక తో సమానం కాబట్టి y మాత్రిక యొక్క డయాగోనల్ ఎలిమెంట్స్ ను వాస్తవానికి సెల్ఫ్ అడ్మిటెన్స్ లేదా డ్రైవింగ్ పాయింట్ అడ్మిటెన్స్ అంటారు ఆ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే Y11Y22Y33Y44 ఈ మూలకాలు వికర్ణంగా స్వీయ ప్రవేశం లేదా డ్రైవింగ్ పాయింట్ ప్రవేశం అని పిలుస్తారు సరియైనది సాధారణం గా Yiik0nyikki అని అర్థం ఆ సందర్భంలో కూడా మీరు పిలిచేదాన్ని మీరు తీసుకుంటే మీతో పాటు రిఫరెన్స్ బస్సుతో సహా 0 నుండి 4 మరియు y మాతృక యొక్క డయాగోనల్ ఎలిమెంట్స్ ను ట్రాన్స్ఫర్ అడ్మిటెన్స్ లేదా మ్యూచువల్ అడ్మిటెన్స్ YikYki yik అని పిలుస్తారు ఇది చిన్నదానికి ఈ మైనస్ సంకేతం ఎందుకంటే ఇది ప్రతి మీ బ్రాంచ్ అడ్మిటెన్స్ కాబట్టి YikYki yik ఇది వాస్తవానికి సమీకరణం 5 మరియు Yiik0nyikki తరువాత మీరు దీన్ని ఎప్పుడు తీసుకుంటారో నేను చాలా వివరంగా వివరిస్తాను మరియు మీరు ఎప్పుడు ఆ వరుస వారీగా y మాత్రిక అయితే మీరు ప్రవేశాన్ని వసూలు చేయడాన్ని మేము ఎప్పుడు పరిశీలిస్తాము ఆ సమయంలో మీరు ఒక నిర్దిష్ట వరుస y మాత్రిక యొక్క అంశాలను ఎప్పుడు జోడిస్తారో మీరు నిజంగా వేరేది కాబట్టి దాని నుండి మీరు మీ y మాత్రిక నిర్మాణం సరైనదా కాదా అని తనిఖీ చేయవచ్చు కాబట్టి ఇది సాధారణ విషయం ధన్యవాదాలు మళ్ళీ మేము వస్తున్నాము